కాబట్టి దృష్టాంతంలో ఉన్నదానికి సమానమైన సర్క్యూట్ ను తీసుకుందాం కాబట్టి మూడు కరెంట్ సోర్స్ లు V1 I2 ఉన్నాయి మరియు I3 యొక్క దిశను రివర్స్ చేద్దాం మరియు R1 మరియు R2 అని మరియు కరెంట్ Ix అని పరిగణించండి కాబట్టి ఈ సర్క్యూట్లో Ix ను కనుగొనాలి కాబట్టి సూపర్ పొజిషన్ పద్ధతిని అనుసరించి ఏమి చేయాలి అంటే ఖచ్చితమైన సర్క్యూట్ తీసుకుందాం కానీ మొదటి దశలో V1 మాత్రమే ఉంది మరియు I2 0 మరియు I3 0 సెట్ చేసాము కాబట్టి దీని అర్థం ఏమిటి అంటే ఈ రెండు ఓపెన్ సర్క్యూట్లు గా మారాయి ఇప్పుడు ఫలితముగా వచ్చిన సర్క్యూట్ లో R 1 మరియు R 2 యొక్క సిరీస్ కలయికకి V1 వర్తించినట్లు కనిపిస్తుంది ఇది ఒకే లూప్ గల సర్క్యూట్ గా ఉంటుంది కాబట్టి ఈ లూప్లోని కరెంట్ను చాలా తేలికగా కనుగొనవచ్చు మరియు ఇది Ix యొక్క నిర్వచనాన్ని పరిశీలిస్తే V1R1 R2 అవుతుంది మరియు ఇది ఈ కరెంట్ మాదిరిగానే ఉంటుంది కాబట్టి మొదటి దశ నుండి IxV1R1 R2 గా ఉంటుంది ఇప్పుడు రెండవ దశలో V1 0 మరియు I3 0 సెట్ చేశాను అంటే ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది మరియు V1 విలువ 0 అనగా షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ దీనిని ఒక విచిత్రమైన మార్గంలో గీసాను దానిని తిరిగి గీస్తే R 1 మరియు R2 కి సమాంతరంగా I2 కరెంట్ వర్తించబడింది జాగ్రత్తగా దీనిని అర్థం చేసుకోండి దయచేసి ఇక్కడ నోడ్లను గుర్తించండి Ix అనేది ఇక్కడి క్రిందికి ప్రవహించేది మరియు ఇక్కడ ఉన్నట్లుగానే తీసుకున్నాను మీరు పెద్ద సర్క్యూట్లో గందరగోళం చెందుతుంటే అన్ని నోడ్లకు సంఖ్య ఇచ్చి నోడ్ల మధ్య సంబంధాన్ని ట్రాక్ చేయండి కాబట్టి ఈ సందర్భంలో ఏమి ఉంది అంటే కరెంట్ డివైడర్ వ్యక్తీకరణ నుండి Ix I2R1 R1R2 కు సమానంగా ఉంటుంది కాబట్టి ఇది రెండవ దశలో లభించింది చివరిగా V1 0 మరియు I2 0 సెట్ చేస్తాను అంటే ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది మరియు I2 0 గా ఉండటం ఓపెన్ సర్క్యూట్గా మారుతుంది మరియు కేవలం మనకు I3 మాత్రమే ఉంది మరియు సౌలభ్యం కోసం దాన్ని మరోసారి తిరిగి గీస్తాము కాబట్టి మళ్ళీ ఇది R1 మరియు R2 కి సమాంతరంగా I3 వర్తించబడుతుంది మరియు Ix దిశలో నిర్వచించబడింది కాబట్టి ఇప్పుడు R2 ద్వారా ప్రవహించే కరెంట్ ప్రవహిస్తుంది మొత్తం కరెంట్ I3 రెండు భాగాలుగా విభజిస్తుంది మరియు R2 మరియు R1 ద్వారా ప్రవహిస్తుంది R2 ద్వారా ప్రవహించే కరెంట్ ఈ భాగాన్ని కరెంట్ డివైడర్ వ్యక్తీకరణ నుండి I3 R1 R1 R2 అవుతుంది మనం ఈ Ix కి వ్యతిరేక దిశ లో లెక్కించిన కరెంట్ Ix I3 R1R1R2 కాబట్టి మనకు వీటిని మనం కరెంట్ Ix ను కనుగొనడానికి ఉపయోగించిన ఈ మూడు దశల నుండి మనకు ఫలితాలు వస్తాయి మొత్తం కరెంట్ Ix V1 R1 R 2 I2 R1 R1 R2 I3 R1 R 1 R2 కాబట్టి బహుళ స్వతంత్ర మూలలను కలిగి ఉన్న సర్క్యూట్లను విశ్లేషించడానికి సూపర్ పొజిషన్ను ఇలా ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇవి మనం ఉపయోగించగల సర్క్యూట్ విశ్లేషణ పద్ధతులే కానీ ఇవి తాత్కాలికమైనవి సర్క్యూట్ను చూడటం ద్వారా సమాంతర మరియు సిరీస్ కలయికలను చేస్తాము మరియు పరిష్కారాన్ని కనుగొంటాము కాబట్టి సూపర్ పొజిషన్ నుండి ఒక స్వతంత్ర సోర్స్ తో బహుళ స్వతంత్ర సోర్స్ లకు విస్తరించే విశ్లేషణ అని చెప్తాము తరువాతి రెండు యూనిట్లలో ఏకపక్షంగా పెద్ద సర్క్యూట్ల కోసం క్రమబద్ధమైన విశ్లేషణ పద్ధతులను పరిశీలిస్తాము